ఈ రోజు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I మరియు 6వ ఉపన్యాసానికి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ లిమిట్ ని చర్చిస్తాము కావున ఈ రోజు ముఖ్యంగా మనం అనేక వేరియబుల్స్ యొక్క ఫంక్షన్స్ మరియు డిఫరెన్షియల్ కాలిక్యులస్ గురించి మాట్లాడుతున్నాము మరియు నేను లిమిట్ లను ప్రవేశపెట్టే ముందు అనేక వేరియబుల్స్ కోసం మనం ఏ రకమైన ఫంక్షన్లను అర్థం చేసుకుంటాము అనే దానిని కూడా చర్చిస్తాను ఇక్కడ మొదట రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్స్ మీకు పరిచయం చేద్దాం అయితే ఒక ఫంక్షన్ z f x y కావున ఇది మనకు ఒక వేరియబుల్ యొక్క ఫంక్షన్ ఉన్నదానితో సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ మనం y x లాగా పరిగణిస్తాము అయితే అది ఒక వేరియబుల్ మాత్రమే కానీ ఇప్పుడు ఇక్కడ x మరియు y అనే రెండు వేరియబుల్స్ పై z ఆధారపడి ఉంటుంది కనుక ఇది రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ మరియు ఇది x మరియు y యొక్క రెండు వేరియబుల్స్ యొక్క నిజమైన విలువ ఫంక్షన్ xy సమతలం యొక్క ఒక నిర్దిష్ట భాగం యొక్క ప్రతి x y కు ఇది ఫంక్షన్ యొక్క డొమైన్ అని పిలువబడుతుంది మరియు మనము దీనిని కేటాయించినట్లయితే ఈ నియమం f ను ఉపయోగించే విలువ కొన్ని ఇచ్చిన నియమం f x y ప్రకారం రియల్ వాల్యూ z కు z f x y కు సమానం అప్పుడు మనం ఈ ఫంక్షన్ను రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్గా పిలుస్తాము అయితే డొమైన్ అంటే ఏమిటి డొమైన్ ప్రాథమికంగా పాయింట్ల సమితి x y దీని కోసం f x y నిర్వచించబడిన xy సమతలం మరియు రేంజ్ రేంజ్ అనేది పాయింట్ x y కు అనుగుణంగా z యొక్క మొత్తం సాధ్యమయ్యే విలువల సేకరణ ఇక్కడ మనం ఈ x y ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని మరియు z ని డిపెండెంట్ వేరియబుల్ అని పిలుస్తాము కాబట్టి ఈ పరిస్థితిలో x y మరియు z అక్షం యొక్క కోఆర్డినేట్ వ్యవస్థను పరిశీలిద్దాం మరియు ఉదాహరణకు ఇక్కడ xy ప్లేన్ లోని పాయింట్ ఈ పాయింట్ ద్వారా సూచించబడుతుంది మరియు xy ప్లేన్ లో ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్ x మరియు y చే ఇవ్వబడతాయి అయితే ఈ బిందువుకు అనుగుణంగా మనం ఈ f x y ను లెక్కిస్తే ఉదాహరణకు ఈ ఫంక్షన్ యొక్క ఈ పాయింట్ x y వద్ద z అక్షంతో పాటు ఎత్తు f x y ఉంటుంది కనుక 3 డైమెన్షనల్ సిస్టమ్ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మరియు f x y అయిన z కోఆర్డినేట్లలో ఇది పాయింట్ కనుక ఇప్పుడు మనం డొమైన్లో ని బిందువుకు అనుగుణంగా ఈ పాయింట్ లన్నింటినీ సేకరిస్తే ఈ ఉపరితలం ఏర్పడుతుంది అయితే ఇక్కడ 3 డైమెన్షనల్ ప్లేన్లో రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ ఒక ఉపరితలాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ z అనేది f x y కు సమానం ఇది ఈ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్లో ఉపరితలాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఈ ఉదాహరణను ఇక్కడ పరిశీలిద్దాం z 1 x2 y2 ఈ z రియల్ కాబట్టి ఇక్కడ వాదన ≥ 0 మరియు ఇది x2 y2 ≤ 1 అని సూచిస్తుంది అందువల్ల R2 లో అంటే ఈ రెండు రియల్ ఇక్కడ అన్ని పాయింట్లు కలిగి ఉన్న డొమైన్ D ను పొందుతాము అయితే xy సమతలంలో x2 y2 ≤ 1 ఉంటుంది కాబట్టి ఇది xy సమతలము D x y ∈ R2 x2 y2 ≤ 1 లోని డొమైన్ను ఏర్పరుస్తుంది ఈ ఫంక్షన్ z 1 x2 y2మరియు పరిధికి కనుక ఈ డొమైన్ నుండి పాయింట్ల కోసం z యొక్క సాధ్యమయ్యే విలువ రేంజ్ అవుతుంది కాబట్టి x2 y2 ≤ 1 అని మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వర్గమూలం యొక్క ఈ విలువ 0 మరియు 1 కి చెందినది కనుక ఇక్కడ పరిధి R z ∈ R 0 ≤ z ≤1అవుతుంది కాబట్టి ఇది ఈ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇది గోళం ప్రాథమికంగా గోళంలో కొంత భాగానికి పైన ఉన్న సగం గోళం ఇక్కడ z అక్షం x అక్షం మరియు y అక్షం ఉంటాయి ఇక్కడ ఈ డొమైన్ వృత్తాకార డిస్క్ x2 y2 0 కి సమానం కంటే తక్కువ ఉంటుంది మరియు ఈ వృత్తాకార డిస్క్ యొక్క ప్రతి దశలో మనం z విలువను లెక్కించాము మరియు ఉపరితలం ప్లాట్ చేయబడింది అయితే ఇది రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ల యొక్క రేఖాగణిత వివరణ ఇప్పుడు మనం లిమిట్ మరియు కొనసాగింపు భాగానికి వెళ్ళే ముందు తర్వాత xy సమతలంలోని రెండు పాయింట్ల మధ్య దూరం యొక్క భావన మాకు అవసరం కాబట్టి మనకు రెండు పాయింట్లు ఉంటే P మరియు Q ఇక్కడ రెండు కోఆర్డినేట్లు x0 y0 మరియు x1 y1 కలిగి ఉంటే అప్పుడు ఈ రెండు పాయింట్ల మధ్య దూరం ఎంత అయితే మనం ఈ త్రిభుజాన్ని ఏర్పరచుకుంటే తేలికగా తెలుసుకోవచ్చు అప్పుడు ఇక్కడ ఎత్తు y1 y0 లాగా ఉంటుంది మరియు ఇది x1 x0 గా ఉంటుంది మరియు ఇప్పుడు ఈ దూరం PQ 22అవుతుంది కాబట్టి ఇది దూరం 22 మనం ఇప్పుడు P x0 y0 పాయింట్ యొక్క పొరుగు ప్రాంతాన్ని కూడా పరిచయం చేస్తాము కావున xy ప్లేన్లో x0 y0 ఒక పాయింట్ ఇచ్చినట్లయితే ఇక్కడ P చే గుర్తించబడింది ఇప్పుడు ఈ పాయింట్ P యొక్క డెల్టా పరిసరం ఏమిటో ఇప్పుడు పరిచయం చేస్తాము దీనిని సాధారణంగా Nδ లేదా N P δ గా సూచిస్తారు అయితే ఇక్కడ Nδ ≔ x y 22 δ కాబట్టి సహజంగా ఇప్పుడు ఇక్కడ ఇది మళ్ళీ ఓపెన్ వృత్తాకార డిస్క్ ఇది కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది పాయింట్ P మరియు ఇక్కడ వ్యాసార్థం δ అవుతుంది మరియు ఇప్పుడు ఈ డిస్క్లోని అన్ని పాయింట్లు ఇక్కడ ఈ సంబంధాన్ని సంతృప్తి పరుస్తాయి కాబట్టి ఇది ఈ పాయింట్ P యొక్క పొరుగు ప్రాంతం సరిహద్దు చేర్చబడనందున ఇది బహిరంగ పొరుగు ప్రాంతం అని గమనించండి మనం ఇక్కడ to కి సమానమైన కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఈ డిస్క్ యొక్క సరిహద్దు అంటే సర్కిల్ కూడా ఇక్కడ పాయింట్లో చేర్చబడుతుంది కావున ఇది P యొక్క బహిరంగ పొరుగు ప్రాంతం లేదా ఈ వ్యాసార్థం δ తో ఉంటుంది ఇది నైబర్హుడ్ ఈ సర్వసాధారణమైన నిర్వచనం అయితే x0 δ మరియు x0 δ మధ్య ఉన్న x చేత పరిచయం చేయబడిన ఈ పాయింట్ P చుట్టూ ఉన్న చతురస్రంగా పొరుగు ప్రాంతాన్ని కూడా పరిచయం చేయవచ్చు y కూడా y0 δ మరియు y0 δ మధ్య ఉంటుంది మరియు దీని ద్వారా ఇక్కడ చదరపు ఉంటుంది ఈ వైపు సగం δ ఇది మరియు P పాయింట్ ఉంటుంది కనుక ఒక వేరియబుల్ యొక్క ఫంక్షన్ యొక్క లిమిట్ మనం రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్లకు లిమిట్ యొక్క భావనను ప్రవేశపెట్టడానికి ముందు ఇప్పుడు గుర్తు చేసుకుందాము మొదట ఒక వేరియబుల్ యొక్క ఫంక్షన్ యొక్క లిమిట్ ని చర్చించడం చాలా ముఖ్యం మరియు ప్రధానంగా మనం ఇప్పుడు లిమిట్ యొక్క ఈ డెల్టా ఎప్సిలాన్ నిర్వచనంపై దృష్టి పెడతాము ఇది అనేక వేరియబుల్స్ యొక్క విధుల లిమిట్ ని చర్చించడానికి చాలా ముఖ్యం ఇక్కడ మనం ఒక వేరియబుల్ కేసు కోసం ఈ x x0 f L ప్రతి ϵ 0 కోసం δ 0 ఉంటే అన్ని x కోసం కనుక ఈ x0 యొక్క ఈ పొరుగు ప్రాంతానికి చెందిన అన్ని x | f − L | L సూచిస్తుంది అయితే ఈ ప్లాట్ సహాయంతో ఈ భావనను మీకు వివరిస్తాను కావున మనకు f అనే ఫంక్షన్ ఉంది దీని లిమిట్ ఈ x0 కి x సమీపించేటప్పుడు L ఉంది కాబట్టి ఇది ఇక్కడ x0 పాయింట్ ఇది పాయింట్ x0 మరియు తరువాత దీనికి అనుగుణంగా ఈ విలువ L అక్కడ మరియు ఇప్పుడు ఉంది ఈ నిర్వచనం ఏమిటంటే ప్రతి ϵ కి అనుగుణంగా ఉంటుంది కనుకఇది చాలా తక్కువ సంఖ్య లేదా ఏదైనా కావచ్చు కావున ఈ ఎప్సిలాన్ పాజిటివ్ అంటే ఈ ఎల్ చుట్టూ ఈ దూరం ద్వారా సూచించబడుతుంది అయితే ప్రతి ఎప్సిలాన్ కోసం ఎంత చిన్నదైనా ఈ x0 యొక్క పొరుగు ప్రాంతంలో ఎల్లప్పుడూ ఉంటుంది ఇది ఇక్కడ మరియు ఇప్పుడు మీరు ఏదైనా x తీసుకుంటే ఈ పరిసరాల్లో ఉంటుంది అయితే ఇది δ మీరు ఇప్పుడు ఈ పరిసరాల్లో ఏదైనా పాయింట్ తీసుకుంటే విలువ లేదా ఈ f యొక్క విలువ యొక్క వ్యత్యాసం మరియు ఈ L మైనస్ ϵ కంటే తక్కువగా ఉంటుంది అవును ఇది ϵ ఇక్కడ ఉంది నేను దానిని వ్రాస్తాను ఇది ϵ కాబట్టి ఆ వ్యత్యాసం ϵ కన్నా తక్కువగా ఉంటుంది మరియు ఈ ఫంక్షన్ x వద్ద x0 కు సమానం అని నిర్వచించబడకపోవచ్చు పాయింట్ x0 వద్ద ఫంక్షన్ యొక్క లిమిట్ ని నిర్వచించండి ఫంక్షన్ ఈ పాయింట్ x0 వద్ద నిర్వచించబడలేదు మరియు అందువల్ల ఇక్కడ x x0 కి సమానం అని మినహాయించబడుతుంది అయితే మరో మాటలో చెప్పాలంటే ఈ f L అనే వ్యత్యాసాన్ని మనం చేయగలిగితే ఇక్కడ ఈ వ్యత్యాసం f L ఈ x0 చుట్టూ ఉన్న ఒక చిన్న పొరుగు ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మనం ఈ వ్యత్యాసాన్ని చిన్నదిగా చేయగలిగితే ఈ f ఈ f యొక్క లిమిట్ కి సమానం అని మనంచెప్తాము x x0 f L కాబట్టి ఇక్కడ ఈ ఉదాహరణను తీసుకుందాం 3x 1 x 1 గా వెళుతుంది మరియు ఈ సందర్భంలో లిమిట్ 4 అని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరియు ఈ ϵδ విధానాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం నిరూపిస్తాము ఇది నిజంగా ఈ 3x 1 ఫంక్షన్ యొక్క లిమిట్ అని అయితే మనం చూపించాల్సినది ఏమిటి ఇచ్చిన ϵ కోసం δ ఉనికిలో ఉందని మనం చూపించాల్సిన అవసరం ఉంది కనుక ఆ | x 1 | δ కాబట్టి ఈ δ చుట్టుపక్కల నైబర్హుడ్ ఇది 1 చుట్టుపక్కల నైబర్హుడ్ ప్రాంతం ఇది ఈ పరిసరాల నుండి మనం ఏదైనా పాయింట్ తీసుకుంటే ఇది | 3 x 1 −4 | ϵ అని సూచిస్తుంది దీనిని నిరూపించడానికి మనం ఇక్కడ ఈ వ్యత్యాసంతో ప్రారంభిస్తాము |3 x 1 −4 | | 3 x 3 | 3 | x 1 | కావున ఈ మాడ్యులస్ | x 1 | కాబట్టి ఈ పరిసరాల నుండి వచ్చిన అన్ని x | x 1 | δ ను సంతృప్తిపరుస్తుంది అయితే ఇక్కడ 3δ ఉంది కనుక 3δ కన్నా తక్కువ మరియు ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి ఈ వ్యత్యాసం ను ఇచ్చిన ఎప్సిలాన్ కంటే చిన్నది చేయడం మనం ఇప్పుడు ϵ కంటే తక్కువ లేదా సమానంగా ఇక్కడ సెట్ చేస్తే మనకు δ మరియు ϵ మధ్య సంబంధం లభిస్తుంది δ ఇచ్చినందుకు మనం ఇప్పుడు δ ఎంచుకోవచ్చు ఈ వ్యత్యాసం ϵ కన్నా తక్కువగా కనుపరచబడుతుంది అయితే సంబంధం ఏమిటి సంబంధం 3δ ≤ ϵ ఉంటుంది మనం δ ≤ ϵ3 దీనిని ఎంచుకుంటే ϵ ఇచ్చినందుకు మీరు ఈ డెల్టాను ϵ ద్వారా 3 కంటే తక్కువ ఎంచుకుంటే అప్పుడు ఏదైనా ϵ కోసం మాకు ఈ రిలేషన్ | 3 x 1 4 | ϵ ఉంది ఇది మనం ఇక్కడ చూశాము ఈ వ్యత్యాసం ϵ కన్నా తక్కువ ఈϵ3సంబంధం కారణంగా మనం దీనిని δ ≤ ϵ3 ఎంచుకోవచ్చు ఆపై ఈ వ్యత్యాసం ϵ కంటే తక్కువగా ఉంటుంది ఎప్పుడైనా | x 1 | δ ఈ ప్లాట్ లో పరిస్థితిని మనం చూడవచ్చు కాబట్టి ఇది ఒక ఉదాహరణ మరియు x 1 వద్ద ఫంక్షన్ యొక్క విలువ 4 మరియు ఇప్పుడు మీరు ఏదైనా నైబర్హుడ్ తీసుకుంటారు ఉదాహరణకు మనం ఇక్కడ ఈ నైబర్హుడ్ ఎంచుకున్నాము కావున ఈ సందర్భంలో δ పరిసరం మళ్ళీ దీని చుట్టూ ఉంటుంది కనుక సాధారణంగా ϵ చిన్నగా ఉన్నప్పుడు δ కూడా చిన్నది ఉంటుంది మరియు ϵ పెద్దగా ఉన్నప్పుడు ఆ పాయింట్ చుట్టూ మనం పెద్ద నైబర్హుడ్ కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఇక్కడ మనం ఈ పాయింట్ 4 చుట్టూ ఒక పెద్ద నైబర్హుడ్ ప్రాంతాన్ని ఎంచుకున్నాము తదనుగుణంగా δ ఇది కూడా పెద్దది ఈ δ నైబర్హుడ్ లోని ఈ అన్ని x ఈ ఫంక్షన్ మైనస్ 4 యొక్క వ్యత్యాసం ϵ కన్నా తక్కువగా ఉందని ఈ సంబంధాన్ని సంతృప్తిపరుస్తుంది లిమిట్ లేనట్లయితే నాన్ ఏగ్జిస్టన్స దానికి ఏమి జరుగుతుంది ఉదాహరణకు ఈ సందర్భంలో x x0 కి చేరుకున్నప్పుడు కుడి లేదా ఎడమ అనే లిమిట్ L కి సమానం కాదు మరియు ఈ L చుట్టూ ఇక్కడ ఒక నైబర్హుడ్ పొందడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుంది మరియు ఈ x0 చుట్టూ ఉన్న నైబర్హుడ్ కాదా ఉనికిలో ఉందా లేదా కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఇది ϵ నైబర్హుడ్ కానీ ఈ x0 యొక్క నైబర్హుడ్ లేదని ఈ సందర్భంలో మనం చూస్తాము మీరు ఏ చిన్న నైబర్హుడ్ తీసుకున్న మరియు ఈ మధ్య ఏదైనా x ఉంటే ఫంక్షన్ విలువ మరియు ఈ లిమిట్ మధ్య వ్యత్యాసం ఇక్కడ ϵ కి మించిపోతుంది మీరు ఇక్కడ ఈ నైబర్హుడ్ లో ఏదైనా పాయింట్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఆపై ఇక్కడ ఇచ్చిన ϵ కన్నా f మరియు ఈ L మధ్య వ్యత్యాసం పెరుగుతుంది అయితే ఈ పరిస్థితిలో ఇచ్చిన x కోసం ఈ x0 చుట్టూ δ నైబర్హుడ్ ఉండే అవకాశం మాకు లేదు కనుక ఇచ్చిన ϵ పరిస్థితిలో δ లాంటిది ఏదీ లేదు డిఫ్రన్స f మైనస్ L ఈ δ నైబర్హుడ్ నుండి ఈ x ఉన్న చోట ϵ కంటే తక్కువగా ఉంటుంది మరలా గుర్తుచేసుకోండి లిమిట్ యొక్క ఉనికి ఏంటంటే లిమిట్ x x0 f కు వెళ్ళదు f L కి సమానం మరియు దీని అర్థం L యొక్క ప్రతి నైబర్హుడ్ కాబట్టి L యొక్క Nϵ చేత ప్రతి నైబర్హుడ్ సూచించబడుతుంది x0 యొక్క నైబర్హుడ్ ఉనికిలో ఉంటుంది అంటే f L యొక్క ఈ నైబర్హుడ్ కి చెందినది x దీని x0 యొక్క నైబర్హుడ్ కి చెందినప్పుడల్లా x0 యొక్క δ నైబర్హుడ్ కాబట్టి రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ లిమిట్ మనం ఇప్పుడు చర్చిస్తాము అయితే ఇది ఇక్కడ ఈ సాధారణ నిర్వచనం యొక్క కొనసాగింపు మాత్రమే కనుక ఈ x బహుశా రెండు డైమెన్షనల్ ప్లేన్ లో ఉదాహరణ కు పాయింట్ అవ్వచ్చు xy ప్లేన్లో మరియు మరలా ఈ నిర్వచనం లిమిట యొక్క నిర్వచనాన్ని సాధారణీకరణ కోసం తీసుకువెళుతుంది కావున ఉదాహరణకు ఈ సందర్భంలో మనం డొమైన్ D ని నిర్వచించిన రెండు వేరియబుల్స్ యొక్క z నీ f x y ఫంక్షన్గా తీసుకుంటాము మరియు ఈ P x0 y0 ఒక పాయింట్ D అవ్వనివ్వండి సంఖ్య ఎప్సిలాన్ చిన్నది అయినప్పటికీ మనం రియల్ నంబర్ δ ను కనుగొనవచ్చు ఎలాగంటే δ నైబర్హుడ్ లో ఈ x0 y0 పాయింట్ యొక్క ప్రతి పాయింట్ x y అది సంతృప్తికరంగా ఉంటుంది అది | f L | ϵ అప్పుడు L లిమిట్ అని చెప్పండి కాబట్టి దీని అర్థం ఏమిటి ఈ x0 y0 యొక్క డెల్టా పరిసరాల్లో ఈ x y పడిపోయిన చోట ఈ f x y మైనస్ L ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది అయితే ఇచ్చిన ఎప్సిలాన్ కోసం మనం అలాంటి డెల్టాను కనుగొన కలిగితే ఆ డెల్టాను f x y యొక్క లిమిట్ అని పిలుస్తాము మళ్ళీ ఈ లిమిట్ ఉనికి కోసం ఫంక్షన్ x0 y0 వద్ద నిర్వచించబడకపోవచ్చు మరియు అందువల్ల x y x0 y0 కు సమానమని మనం దీన్ని మినహాయించవచ్చు మరియు తరువాత ఈ రియల్ నంబర్ L ని f x y ఫంక్షన్ యొక్క లిమిట్ అని పిలుస్తారు x y → x0 y0 అని పిలుస్తారు ప్రతీకగా మనం మళ్ళీ ఇలా సూచిస్తాము x y x0 y0 f x y L కాబట్టి మీరు ఈ సమస్యను రెండు ఫంక్షన్ నుండి తీసుకుంటే lim x2y2 sin1x2y2 x y →0 0 లిమిట్ ϵδ విధానాన్ని ఉపయోగించి ఈ లిమిట్ 0 అని నిరూపించాలనుకుంటున్నాము కాబట్టి మనం ఎలా కొనసాగాలి ఇప్పుడు x y ≠ 00 కొరకు 00 వద్ద ఈ ఫంక్షన్ నిర్వచించబడలేదు మరియు మనం ఈ వ్యత్యాసాన్ని పరిశీలిస్తాము ఫంక్షన్ యొక్క డిఫరెన్స్ ఏదైతే x2y2 sin1x2y2 లిమిట్ విలువ 0 కన్నా తక్కువ మనం ఇప్పుడు ఈ వ్యత్యాసంతో ప్రారంభిస్తే ఇది x2 y2 ఎందుకంటే ఇది పాజిటివ్ గా ఉంటుంది మరియు sin1x2y2 యొక్క సంపూర్ణ విలువ మరియు sin యొక్క ఈ విలువ ఎల్లప్పుడూ −1 మరియు 1 మధ్య ఉంటుందని మనకు తెలుసు ఇది ఈ పరిమాణం 1 తో లిమిట్ చేయబడింది ఇది 1 కి సమానం కంటే తక్కువ అంటే ఈ వ్యత్యాసం x2 y2 కు సమానం కంటే తక్కువ మరియు మనకు తెలిసినది ఈ 00 పాయింట్ యొక్క నైబర్హుడ్ ఎందుకంటే ఈ లిమిట్ ని 00 తీసుకుంటుంది అయితే ఈ 00 యొక్క నైబర్హుడ్ లేదా 00 యొక్క δ నైబర్హుడ్ ఏమిటి ఇది 0 2 2 δ లేదా x2 y2 δ2 కావున మనం ఈ అసమానతను అక్కడ ఉపయోగించవచ్చు కాబట్టి x2 y2 ఇందులో కనుక మనం ఈ అసమానతను అక్కడ ఉపయోగించవచ్చు ఈ నైబర్హుడ్ లో δ2 కన్నా తక్కువ మరియు మనం ఇచ్చిన ϵ కోసం సెట్ చేయాలనుకుంటున్నాము ఈ వ్యత్యాసం ϵ కన్నా తక్కువ మరియు మనం అలాంటి అసమానతను సంతృప్తిపరిచే δ అటువంటి వాటి కోసం చూస్తున్నాము మీరు ఇక్కడ ఈ వ్యత్యాసం ϵ కన్నా తక్కువ చేయాలనుకుంటే అప్పుడు మనం δ మరియు ϵ మధ్య ఈ సంబంధాన్ని పొందవచ్చు కాబట్టి ఇవ్వబడిన ϵ కోసం మీరు δ2 ≤ ϵ ను ఎంచుకుంటే ఈ వ్యత్యాసం δ2 ≤ ϵ ని సంతృప్తిపరిచే ϵ కంటే δ కంటే తక్కువగా ఉంటుంది అనే లిమిట్ తో మనం పూర్తి చేసాము కావున ఇచ్చిన ϵ కోసం మీరు δ2≤ ϵ ఎంచుకుంటే ఫంక్షన్ విలువ మరియు దాని లిమిట్ చేసే విలువ మధ్య ఈ వ్యత్యాసం ϵ కంటే తక్కువగా ఉంటుంది కనుక ఇది ϵ కన్నా తక్కువగా ఉంటుంది ϵ కన్నా తక్కువగా ఉంటుంది మనం ఈ నైబర్హుడ్ నుండి x y తీసుకుంటే కాబట్టి మరలా దీన్ని గుర్తుచేసుకోవటానికి మనం ఏ పాయింట్లోనైనా x y≠0 0 ఫంక్షన్ యొక్క విలువ మరియు దానిని లిమిట్ చేసే విలువ మధ్య వ్యత్యాసంతో ప్రారంభించాము మరియు ఈ విధంగా మనం ఈ వ్యత్యాసాన్ని వ్రాయాలి ఈ సందర్భంలో 0 0 ఉన్న x0 y0 పాయింట్ యొక్క నైబర్హుడ్ నుండి ఈ డెల్టా అసమానతను ఉపయోగించవచ్చు మరియు మనం ఈ δ కి చేరుకున్న తర్వాత ఇది ϵ కు సమానమైన తక్కువకు సమానంగా ఉండాలి అని సెట్ చేయవచ్చు ఎందుకంటే మనం ఈ వ్యత్యాసాన్ని చేయాలనుకుంటున్నాము ఫంక్షన్ N యొక్క ఈ వ్యత్యాసం ఈ లిమిట్ విలువ ϵ కన్నా తక్కువ కాబట్టి ఈ వ్యత్యాసం నుండి ఇచ్చిన ϵ కోసం δ ఉనికిలో ఉంది అని చెప్పగలము రిలేషన్ δ2 ≤ ϵ అవుతుంది దీనిని నిరూపించాల్సిన మరో ఉదాహరణ x y0 0xyx2 y2 0 అయితే ఈ సందర్భంలో x2 y2 కారణంగా x y →0 0 ఉన్నప్పుడు ఫంక్షన్ నిర్వచించబడదు కాబట్టి ఇది 0 అవుతుంది కాని ఈ లిమిట్ 0 అని మనం ఇప్పుడు నిరూపిస్తాము మనం ఇక్కడ నేరుగా 00 ప్రతిక్షేపించలేము ఎందుకంటే ఇది 0 లాగా ఉంటుంది మరియు తరువాత 0 ఇక్కడ ఉంటుంది మరియు అలాంటి లో పిటెల్ LHospital యొక్క నియమం లేదు ఒక వేరియబుల్ విషయంలో మనకు లో పిటెల్ రూల్ ఉంది మరియు ఇది అవకలనం ఈ లిమిట్ అవకలనాల నిష్పత్తి లిమిట్ కి సమానంగా ఉంటుందని చెప్పే నియమం కానీ ఇక్కడ మనం ఈ వ్యక్తీకరణలో x మరియు y యొక్క విలువను నేరుగా ప్రత్యామ్నాయం చేయలేము అయితే ఈ లిమిట్ ϵ δ విధానాన్ని ఉపయోగించి 0 అని మనం నిరూపిస్తాము కనుక మనం దీనిని x y ≠ 00 తీసుకుంటాము మరియు మునుపటి ఉదాహరణలో ఉన్నట్లుగా మనం మళ్ళీ పరిశీలిస్తాము ఇది ఫంక్షన్ మధ్య ఈ వ్యత్యాసం xy x2 y2 0 ఇప్పుడు కాబట్టి ఇది xy x2 y2 కు సమానం మరియు ఇప్పుడు ఇది పాజిటివ్ గా ఉంది కనుక మనకు ప్రాథమికంగా xy x2 y2 ఉంది మరియు ఇప్పుడు నైబర్హుడ్ అసమానత దృష్ట్యా మీరు ప్రతిదీ వ్రాయాలనుకుంటున్న లక్ష్యం అదే ఎందుకంటే ఈ సందర్భంలో ఉంటుంది ఎందుకంటే మనకు 00 పాయింట్ x2 y2 మరియు స్క్వేర్ రూట్ అవుతుంది అయితే మనము ఇప్పుడు ఈ వ్యక్తీకరణను x2 y2 రూపంలో మారుస్తాము కాబట్టి ఇక్కడ ఉన్న స్క్వేర్ కారణంగా మీరు ఎల్లప్పుడూ 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండే ఈ అసమానత 2 ను తీసుకుంటే మనం ఇక్కడ ఏమి పొందుతాము x2 y2 − 2xy 0 ఇది ఈ x2 y2 2xy అని సూచిస్తుంది ఇక్కడ మీకు 2 xy కన్నా x2 y2 ఎక్కువ ఉంటుంది మనం సంపూర్ణ విలువను తీసుకోవచ్చు ఇక్కడ x2 y2 పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి మనకు 2 ఉంది మరియు xy ఈ 2 రెట్లు xy కన్నా ఎక్కువ మరియు ఇది xy కన్నా ఎక్కువ కావున ఈ సందర్భంలో xy యొక్క సంపూర్ణ విలువ కంటే x2 y2 గొప్పదని ఈ అసమానతను ఉపయోగించవచ్చు ఈ సంబంధాన్ని కలిగి ఉన్నందున మనం ఇప్పుడు ఈ xy ని x2 y2 అనే పెద్ద పరిమాణంతో భర్తీ చేయవచ్చు మరియు x2 y2 ద్వారా విభజించవచ్చు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకు x2y2 వచ్చింది అయిన ఈ డెల్టా యొక్క నైబర్హుడ్ నీ మనం మళ్ళీ పరిగణించా ము కనుక 22 δ కనీసం 00 నైబర్హుడ్ లో ఉంది అని మనము చెప్పాము మరియు ఇప్పుడు ఈ వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉందని చెప్పాలనుకుంటున్నాము మళ్ళీ మనం అదే ఆలోచనను ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ ఇది ϵ కి సమానం కంటే తక్కువ కనుక ఈ వ్యక్తీకరణలో ఫంక్షన్ మరియు లిమిట్ చేసే విలువ మధ్య వ్యత్యాసం ϵ కంటే తక్కువగా ఉంటుంది మనం ఈ సంబంధాన్ని ఎంచుకుంటే δ ϵ కంటే తక్కువ లేదా సమానం అయితే ఇవ్వబడిన ϵ మనం δ సమానం ϵ లేదా ϵ కన్నా తక్కువ ఏదైనా ఎంచుకుంటే అప్పుడు ఫంక్షన్ విలువ మరియు దాని లిమిట్ చేసే విలువ మధ్య వ్యత్యాసం ϵ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇచ్చిన ϵ కంటే δ కన్నా తక్కువ ϵ ఉపయోగించినట్లయితే ఫంక్షన్ విలువ మరియు మైనస్ లిమిట్ విలువ మధ్య ఈ వ్యత్యాసం ϵ కంటే తక్కువగా ఉంటుంది ఇప్పుడు ముగించడానికి మనం రెండు వేరియబుల్స్ యొక్క విధులను ప్రధానంగా Z f x y గురించి చర్చించాము కావున ఇక్కడ x మరియు y అవి స్వతంత్ర చరరాశి అయితే వారు ఏదైనా విలువలను తీసుకోవచ్చు మరియు ఇది ఇక్కడ ఉన్న ఈ ఫంక్షనల్ విలువ యొక్క విలువపై ఆధారపడి ఉంటుంది మరియు అలాంటి ఫంక్షన్ xyz ప్లేన్లో ఉపరితలాన్ని సూచిస్తాయని కూడా మనం చూశాము మనం లిమిట్ యొక్క నిర్వచనాన్ని ప్రత్యేకంగా చర్చించాము ϵδ నిర్వచనం ఇచ్చిన సంఖ్య L లిమిట్ అని ఎలాగైనా నిరూపించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధానం ϵδ ϵδ approach యొక్క సహాయంతో మనం లిమిట్ ని పొందలేము కాని లిమిట్ గురించి మాకు కొంత ఆలోచన ఉంటే అప్పుడు L లిమిట్ అని ధృవీకరించడానికి ఈ ϵδ విధానం ఉపయోగించబడుతుంది ఎందుకంటే మనకు రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్లు ఉన్నప్పుడు ఈ రెండు వేరియబుల్స్ విషయంలో మనం ఇప్పుడు గమనించేవి అప్పుడు xy ప్లేన్ లో ఒక నిర్దిష్ట బిందువును చేరుకునే అనేక భాగాలు ఉన్నాయి మరియు ఇది మనం చూసినదానికి రెండు భాగాలు ఉన్న వేరియబుల్ కు భిన్నంగా ఉంటుంది కుడి వైపు నుండి ఒకటి ఎడమ వైపు నుండి ఒకటి మరియు మనం కుడి వైపు నుండి ఎడమ వైపు నుండి లిమిట్ ని పొందాము మరియు అప్పుడు అవి రెండూ సమానంగా ఉంటే లిమిట్ ఉందని మనం చెప్తాము కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఒక నిర్దిష్ట బిందువును అనేక దిశల నుండి చేరుకోగలుగుతారు అయితే ఈ లిమిట్ ప్రక్రియలో అనంతమైన అనేక భాగాలు ఉన్నందున కొన్ని మార్గాల్లో వెళ్ళడం సాధ్యం కాదు కావున లిమిట్ గురించి మనకు కొంత ఆలోచన వచ్చిన తర్వాత ఈ eϵδ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఈ లిమిట్ విలువ ఇది నిజంగా లిమిట్ అని నిరూపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో లిమిట్ ల గురించి ముఖ్యంగా లిమిట్ యొక్క మూల్యాంకనం గురించి మరింత తెలుసుకుంటాము ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించే సూచనలు ఇవి చాలా ధన్యవాదాలు